హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ NPTEL కోర్సుకు స్వాగతం ఇది మూడవ వారంలో మొదటి లెక్చర్ గత రెండు వారాలలో మనము కేంద్ర సిద్ధాంతాన్ని పరిశీలించాము ఇప్పుడు మనము జీవ వ్యవస్థలో సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుంది జన్యువు అంటే ఏమిటి మరియు ఉత్పరివర్తనలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అప్పుడు మీరు సమలక్షణాన్ని ఎలా చూస్తారనే దానిపై మనము వంశపారంపర్యంగా చూసాము మరియు సమలక్షణం ఆధిపత్యంగా ఉందా తిరోగమనం ఉందా X లింక్డ్ Y లింక్ చేయబడిందా మరియు భవిష్యత్ తరం అంచనా వేయడానికి మీరు ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నించాము వారు ఇచ్చిన సమలక్షణాన్ని కలిగి ఉండే ప్రమాదం ఉంది లేదా తరువాత మనము జన్యువును గుర్తించడానికి ఉత్పరివర్తనాలను వర్గీకరించడానికి మరియు DNA లో మార్పులను పరిశీలించడానికి ఉపయోగించిన కొన్ని పరమాణు జీవశాస్త్ర పద్ధతులకు త్వరగా చూసాము కాబట్టి ఈ నేపథ్యంతో మనము ఒక కొత్త కాన్సెప్ట్లోకి మారబోతున్నాం అంటే DNA లో మార్పులు జన్యు పనితీరును ఎలా మారుస్తాయో మనం పరిశీలించబోతున్నాం ఇది నిజంగా ఎలా ఉంటుంది మీ DNA లోని సీక్వెన్స్ వ్యత్యాసం జన్యువు పనిచేసే విధానాన్ని మాడ్యులేట్ చేయగలదు కాబట్టి మీరు సమలక్షణాన్ని కలిగి ఉంటారు ఈ ప్రత్యేక వారం యొక్క శీర్షిక ఇది మానవ DNA యొక్క మ్యుటేషన్ మరియు అస్థిరత్వం ఈ 3 4 లెక్చర్లలో ఈ వారం మనం వివిధ రకాల మ్యుటేషన్ మనకు ఎందుకు ఉత్పరివర్తనలు ఉన్నాయి అది జన్యు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది మరియు చివరకు మనం ఎలాంటి పద్ధతులను ఉపయోగించి ఎలా వర్ణించాలో చూడబోతున్నాం DNA లో లోపం ప్రోటీన్ మరియు కణాలలో కొన్ని మార్పులను తీసుకురండి కాబట్టి ఈ వారం యొక్క 4 ఉపన్యాసాల ముగింపులో మానవ వ్యాధి రుగ్మతలు జన్యుపరమైన రుగ్మతలను మోడల్ చేయడానికి మీరు మోడల్ సిస్టమ్లను ఎలా ఉపయోగిస్తారో కూడా మనము పరిశీలించబోతున్నాం ఈ వారం దృష్టి అది కాబట్టి వంశపు నుండి మాలిక్యులర్ పాథాలజీ వరకు ఉన్న భావనతో ప్రారంభిద్దాం కాబట్టి ఇది ఈ వారం లెక్చర్ థీమ్ కాబట్టి ఇది ఒక పునశ్చరణ కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా మనము వంశపారంపర్యంగా కలిసి ఉంచగలిగే ఒక కుటుంబంలోని సమాచారాన్ని మీరు ఎలా ఉపయోగించవచ్చో గత వారంలో నేను మీతో చర్చించాను మరియు ఆ సమాచారంతో మీరు ఇచ్చిన సమలక్షణాన్ని చెప్పగలరా లేదా వ్యాధి మీరు ఒక వ్యాధిని చూస్తున్నట్లయితే అది ఆధిపత్య పాత్ర అయినా లేదా తిరోగమన పాత్ర అయినా మరియు మీరు ఊహించే జన్యురూపం ఏమిటి కాబట్టి ఇక్కడ మనము ఏమి ఇస్తున్నాము అంటే మళ్లీ మనం ఒక కుటుంబంలో తిరోగమన వ్యాధిని వెనక్కి తీసుకువస్తున్నాము మనము ఇప్పటికే చర్చించిన విషయం కాబట్టి మీరు ఈ విశ్లేషణను పరిశీలించినప్పుడు జన్యువు ఎక్కడ ఉందో ఏ రకంగా ఉందో మీకు మరియు అక్కడ ఉన్న మార్పుల గురించి తెలియదు కాబట్టి ఇది చాలా సులభం కానీ మీరు ఉత్పరివర్తనాలను పరిశీలిస్తే కొన్నిసార్లు అది కష్టమవుతుంది ఉదాహరణకు మునుపటి ఉత్పరివర్తనాలలో ఒకదాన్ని నేను ఇక్కడ మళ్లీ చూపిస్తున్నాను ఆరిపోథెటికల్ జన్యువులు మనం ఇక్కడ చూపిస్తున్నాము ఒక అర్ధంలేని మ్యుటేషన్ ఇందులో ఒక అమైనో యాసిడ్ కోసం కోడ్ చేయబడిన కోడాన్ స్టాప్ కోడాన్గా మార్చబడుతుంది అందువల్ల ప్రోటీన్ తయారు చేయబడదు ఎందుకంటే అకాల రద్దు ఉంది ఈ మ్యుటేషన్ని పరిశీలించడం ద్వారా మీరు కనీసం ఎలాంటి ప్రభావం చూపుతారో ఇక్కడ చెప్పగలరు కానీ మీ ఎడమ వైపు చూడండి మ్యుటేషన్ అంటే ఏమిటి ఇది ఒక అదే కోడాన్ మీరు న్యూక్లియోటైడ్ బేస్లో విభిన్న మార్పులను కలిగి ఉండవచ్చు దీని ఫలితంగా మొత్తం వేరే అమైనో ఆమ్లం ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఏ వ్యాధిలోనైనా చూడగలిగే ఈ రెండు వేరియంట్లను చూడటం ద్వారా రెండు వేరియంట్లలో ఏది వ్యాధికి కారణమో మీకు చెప్పడం సులభం ఎందుకంటే మీరు ఒక మార్పును చూస్తారు ప్రభావిత వ్యక్తి కానీ వ్యాధికి కారణం మార్పు అని అర్థం కాదు కాబట్టి ఒకరు నిజంగా ఫంక్షన్ని మరియు మార్పు ఆ ఫంక్షన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి అది చాలా ముఖ్యం కాబట్టి ఇది చాలా డిమాండ్ వుండే పని ఒక జన్యువు యొక్క పనితీరు ఏమిటో అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది మరియు రెండవది ఆ నిర్దిష్ట జన్యువులో మార్పు ఒక కుటుంబంలో మీరు చూసిన మార్పు వ్యాధికి కారణమవుతుంది కాబట్టి ఇది చాలా కఠినమైన ప్రశ్న జన్యువు యొక్క DNA విభాగం జన్యువుల పనితీరును కోల్పోతుంది కాబట్టి జన్యువు లేదా దాని ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేసే మ్యుటేషన్ అది ప్రభావితం కావచ్చు జన్యువు వ్యక్తపరచబడకపోవచ్చు RNA తయారు కాకపోవచ్చు లేదా అది RNA ను తయారు చేయవచ్చు కానీ అది ప్రోటీన్ను తయారు చేయదు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు మీరు తొలగింపులను కలిగి ఉండవచ్చు మొత్తం జన్యువు తొలగించ బడింది స్పష్టంగా జన్యువు దాని పనితీరును కోల్పోయింది లేదా అది తొలగించబడిన మొదటి ఎక్సాన్ కావచ్చు జన్యువు యొక్క మిగిలిన ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ అది నిరుపయోగంగా ఉంటుంది ఎందుకంటే చాలా తరచుగా మీరు మొదటి ఎక్సాన్ మోసుకెళ్తున్నారు ప్రమోటర్ ఎలిమెంట్ కాబట్టి మీకు మొదటి ఎక్సాన్ తొలగింపు ఉంటే జన్యువు వ్యక్తపరచకపోవచ్చు లేదా ఒక నిర్దిష్ట ఎక్సాన్ తొలగించబడవచ్చు కాబట్టి ఇది బహుశా ప్రోటీన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫంక్షనల్ డొమైన్ కోసం కోడింగ్ సీక్వెన్స్ని పొందింది కాబట్టి మీరు ఆ కోడింగ్ ప్రాంతాన్ని కోల్పోతారు ప్రోటీన్ తయారు చేసినప్పటికీ అది పనిచేయడం లేదు అందువల్ల ఇవి కొన్ని ఉదాహరణలు ఫంక్షన్ కోల్పోవడం అని మీరు పిలవడానికి దారితీసే ఇతర సూక్ష్మ మార్పు అర్ధంలేని మ్యుటేషన్ ఇది మనము మునుపటి స్లయిడ్లో చర్చించాము కాబట్టి మార్పు అనేది ఉంది కోడన్ను స్టాప్ కోడన్గా మార్చే ఒక న్యూక్లియోటైడ్ మార్పు వలె ఇది చాలా సులభం కావచ్చు కాబట్టి ఇది ఎలాంటి ప్రోటీన్ను తయారు చేయదు RNA తయారు చేసినప్పటికీ అది ఎలాంటి ప్రోటీన్ను తయారు చేయదు మీరు చూస్తున్న ఇతర సమూహాన్ని గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అంటారు ఇది అత్యంత సవాలుగా ఉన్న ఉత్పరివర్తనాల సమూహం ఎందుకంటే మీరు జన్యు పనితీరును అర్థం చేసుకోవాలి మీరు చూసే ప్రతి ఉత్పరివర్తన యుగ్మవికల్పాన్ని మీరు వర్గీకరించాలి అప్పుడే అది ఒక లాభం యొక్క మ్యుటేషన్ అని మీరు ఊహించగలరు ఫంక్షన్ మ్యుటేషన్ ద్వారా మీరు అర్థం ఏమిటి ఇక్కడ ఉత్పరివర్తన మీరు DNA లో చూసే మార్పు వలన ప్రోటీన్ కోసం ఒక నవల పనితీరును పొందవచ్చు కాబట్టి వైవిధ్యం కారణంగా ప్రోటీన్ ఒక నోవెల్ పనితీరును పొందుతుంది కాబట్టి ఇది ఆశించిన దానికంటే ఎక్కువ చేయబోతోంది కాబట్టి దీనిని గైన్ అఫ్ ఫంక్షన్ అని అంటారు కొన్ని ఉదాహరణలు ఏమిటంటే మిస్సెన్స్ మ్యుటేషన్ ప్రతి మిస్సెన్స్ మ్యుటేషన్ ఫంక్షన్ గెయిన్ ప్రభావాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు కానీ కొన్నింటిలో అది చేస్తుంది మనము కొన్ని ఉదాహరణలను చూస్తాము ఉదాహరణకు మిస్సెన్స్ మ్యుటేషన్ అనేది ప్రోటీన్ ఏర్పడే విధానాన్ని మార్చగలదు దాని నిర్మాణం మరియు అది అసాధారణ నిర్మాణం కావచ్చు ఇది ప్రోటీన్ ఒకదానితో ఒకటి కలిసిపోయేలా చేస్తుంది మరియు మీరు సెల్లో కరగని అగ్రిగేషన్గా మారవచ్చు దీని వలన సెల్ విషపూరితం కావచ్చు కాబట్టి ఇది DNA లో కేవలం ఒక బేస్ మార్పు ఇది ఆ రకమైన విషపూరిత ప్రోటీన్కు దారితీస్తుంది ఇది ఆ సెల్కు హానికరం కావచ్చు కాబట్టి అనేక పరిస్థితులలో మరియు గత 10 12 15 సంవత్సరాలలో మాకు తెలిసిన మ్యుటేషన్ సమూహాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు దీనిని డైనమిక్ మ్యుటేషన్ అంటారు కాబట్టి ఈ లెక్చర్ లో మనము వాటి గురించి కొంచెం సమయం తరువాత మాట్లాడుతాము మీరు స్లయిడ్ నుండి ఊహించినట్లుగా దీనిని రిపీట్ విస్తరణ అంటారు మీకు కొన్ని పునరావృత్తులు ఉంటాయి మరియు ఒక తరానికి మరొక తరానికి వారసత్వంగా వచ్చినప్పుడు ఈ పునరావృత్తులు ఉంటాయి అంటే అవి ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడతాయి మరియు పునరావృత్తులు తరువాతి తరాలలో విస్తరిస్తాయి తత్ఫలితంగా అవి పనిచేసే విధానాన్ని మార్చవచ్చు జన్యు విధులు మరియు అది మళ్లీ ఫంక్షన్ కావచ్చు కాబట్టి మీరు దానిని చూస్తారు కాబట్టి మనము ఇంతకు ముందు చర్చించిన ఈ రెండు ఉదాహరణలకు తిరిగి వెళ్తున్నాము ఒక మిస్సెన్స్ మ్యుటేషన్ మరియు ఒక అర్ధంలేని మ్యుటేషన్ ఎడమ వైపున మిస్సెన్స్ మ్యుటేషన్ మరియు కుడి వైపున అర్ధంలేని మ్యుటేషన్ దీనిని చూడటం ద్వారా మనము చెప్పగలుగుతాము ఉదాహరణకు అర్ధంలేని మ్యుటేషన్ ఫంక్షన్ మ్యుటేషన్ని కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పెప్టైడ్ పాలీపెప్టైడ్ని కత్తిరించబోతోంది కాబట్టి మీకు సాధారణంగా జన్యువు కంటే చిన్న సైజు పెప్టైడ్ ఉంటుంది మరియు తయారు చేయాలి మరియు ఇది పనిచేయకపోవచ్చు కాబట్టి ఇది ఫంక్షన్ కోల్పోవడం మరియు మీరు మిస్సెన్స్ మ్యుటేషన్ అని పిలువబడే ఇతర ఉదాహరణను పరిశీలిస్తే ఇందులో మీకు అమైనో యాసిడ్లో మార్పు ఉంటుంది అది మీ ఫంక్షన్ లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ కావచ్చు మనము అవశేషాలు మార్చాము కాబట్టి ప్రోటీన్ ఇకపై పనిచేయలేకపోతుంది కాబట్టి దీని అర్థం లాస్ అఫ్ ఫంక్షన్ కానీ కొన్నిసార్లు ఇది కొత్త ఫంక్షన్ను పొందవచ్చు కాబట్టి ఇది గైన్ ఆఫ్ ఫంక్షన్ యొక్క మ్యుటేషన్ కూడా కావచ్చు కాబట్టి అమైనో యాసిడ్లోని మార్పును పరిశీలించడం ద్వారా అది లాభం లేదా ఫంక్షన్ కోల్పోవడాన్ని మీరు చెప్పలేరు లేదా నిశ్శబ్దంగా ఉండవచ్చు అనగా అమైనో ఆమ్లంలో మార్పు నిజంగా ప్రోటీన్ను ప్రభావితం చేయకపోవచ్చు అందువల్ల ఫంక్షన్ ఇది ఇప్పటికీ సాధారణ వ్యక్తిలో ఉండవచ్చు మరియు వ్యాధి ఉన్న వ్యక్తిని మీరు చూసినట్లయితే మీరు దానిని మ్యుటేషన్గా పిలవలేరు ఇది సాధారణ జనాభాలో ఉండే సాధారణ మార్పు కావచ్చు కాబట్టి ప్రోటీన్ స్థాయిలో మార్పులు ఉంటే ఒక అమైనో ఆమ్లం మరొకదాని స్థానంలో ఉంటే అది ఫంక్షన్ యొక్క లాభం లేదా ఫంక్షన్ కోల్పోవడం అని కేటాయించడం చాలా కష్టం కాబట్టి ఫంక్షన్ మ్యుటేషన్ కోల్పోయే ఒక క్లాస్ ని చూద్దాం మొదట ఫంక్షన్ ఉత్పరివర్తనాలను కోల్పోయినప్పుడు మీరు చూసే కొన్ని సంతకాలు ఏమిటో చూద్దాం ఆపై మనము ఫంక్షన్ యొక్క లాభం గురించి చర్చించడానికి వెళ్తాము ఇక్కడ నేను ఒక నిర్దిష్ట జన్యువును వివరించబోతున్నాను దీనికి EPM2A అని పేరు పెట్టబడింది లాఫోరా అనే వ్యాధికి ఇది కారణమవుతుంది దీని గురించి కొంత కాలంగా మా ల్యాబ్లో పనిచేస్తున్నాము కాబట్టి ఒక వ్యాధి ఫలితంగా ఫంక్షన్ కోల్పోవడం యొక్క మ్యుటేషన్ యొక్క క్లాసిక్ సంతకాలలో ఒకటి మ్యుటేషన్ అల్లెలిక్ హెటెరోజెనిటీ అని పిలవబడేది దాని అర్థం ఏమిటి ఒకే జన్యువు పెద్ద సంఖ్యలో విభిన్న ఉత్పరివర్తనలు వందలాది విభిన్న ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుంది వాటిలో కొన్ని తొలగింపులు కావచ్చు వాటిలో కొన్ని ఫ్రేమ్ షిఫ్ట్లు కావచ్చు వాటిలో కొన్ని చొప్పనలు కావచ్చు వాటిలో కొన్ని మిస్సెన్స్ ఉత్పరివర్తనలు కావచ్చు మరియు మీకు వైద్యపరంగా చాలా సారూప్యమైన సమలక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్గా వర్గీకరించవచ్చు ఎందుకంటే ఏదైనా మ్యుటేషన్ మరియు ప్రతి మ్యుటేషన్ ప్రొటీనా నోవెల్ ఫంక్షన్ను ఇవ్వగలవు కాబట్టి ఇది ఒక నోవెల్ లాభం యొక్క ఫంక్షన్ మ్యుటేషన్ కాదు కాబట్టి ఇది ఒక సిగ్నేచర్ ఒక జన్యుపరమైన లోపం ఫలితంగా తిరోగమన వ్యాధి వస్తుంది చాలావరకు ఫంక్షన్ లాస్ ఆఫ్ మ్యుటేషన్ కలిగి ఉండవచ్చు మరియు అవి పెద్ద సంఖ్యలో అల్లెలిక్ వైవిధ్యత పెద్ద సంఖ్యలో యుగ్మవికల్పాలను చూపుతాయి ఈ జన్యువు EPM2A యొక్క ఈ ఉదాహరణను చూద్దాం స్లయిడ్లో చూపిన విధంగా ఇది 4 ఎక్సోన్లను పొందింది మరియు ప్రోటీన్ ఫాస్ఫేటేస్ పేరు గురించి చింతించకండి స్లైడ్లో చూపిన విధంగా ఇది రెండు ఫంక్షనల్ డొమైన్లను పొందింది ఎడమ వైపున చూపబడినది అమైనో టెర్మినల్ CBD ఇది గ్లైకోజెన్తో బంధించే ఫంక్షన్ కలిగి ఉంటుంది మరొకటి మీ కుడి వైపున కార్బాక్సిల్ టెర్మినల్ DSPD ఇది ఫాస్ఫాటాసెడోమైన్ ఇప్పుడు మీరు ఉత్పరివర్తనాలను పరిశీలిస్తే అది జన్యువు అంతటా వ్యాపించిందని మీరు చూడవచ్చు ఎక్సాన్ 1 నుండి చివరి వరకు మీరు అన్ని రకాల ఉత్పరివర్తనాలను కనుగొంటారు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా తొలగింపులు ఉన్నాయి ఇక్కడ చూపబడినవి తొలగింపులు మొత్తం జన్యువు లేదా జన్యువులోని ఒక భాగం వరకు ఉన్న తొలగింపులు ఉదాహరణకు ఎక్సాన్ 1 ఎక్సాన్ 2 లేదా ఎక్సాన్ 1 2 మరియు కలిసి ఇవి తొలగింపు ఉత్పరివర్తనలు మీకు ఇతర ఉత్పరివర్తనలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఫ్రేమ్ షిఫ్ట్ మిస్సెన్స్ అర్ధంలేనివి మీకు తెలిసిన మరియు ఈ ప్రత్యేక జన్యువులో కనిపించే ఏదైనా మ్యుటేషన్కు మీరు పేరు పెట్టండి కాబట్టి అల్లెలిక్ వైవిధ్యత అని పిలవబడేది అదే వివరిస్తుంది ఈ ప్రత్యేకమైన జన్యువులో వ్యాధికి సంబంధించిన 50 విభిన్న యుగ్మవికల్పాలు ఉత్పరివర్తన యుగ్మవికల్పాలు మీ వద్ద ఉన్నాయి కాబట్టి మీరు ఒక యుగ్మవికల్పం ఒక తొలగింపు యుగ్మవికల్పం మరియు మీకు మిస్సెన్స్ మ్యుటేషన్ అయిన ఒక యుగ్మవికల్పం ఉంటే రెండూ ఒకే వ్యాధికి కారణమవుతాయి మీరు కనుగొన్న మిస్సెన్స్ మ్యుటేషన్ కూడా ఒక లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ కాబట్టి అది ఉత్పరివర్తనాల రకానికి సంబంధించి లేదా ఒక లోకస్ అల్లెలిక్ వైవిధ్యత అని పిలవబడేది క్షమించండి కాబట్టి మీరు మ్యుటేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని పరిశీలిస్తే అప్పుడు మీరు వైవిధ్యాన్ని చూస్తారు కొన్ని ఉత్పరివర్తనలు మరొకదానితో పోలిస్తే జనాభా లో చాలా తరచుగా జరుగుతాయి మనం ఇక్కడ చూద్దాం ఉదాహరణకు వై యాక్సిస్లో చూపబడినది అనేక కుటుంబాలు స్వతంత్ర కుటుంబాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి ఒక నిర్దిష్ట రకం మ్యుటేషన్ను చూపుతాయి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఎక్సాన్ 2 తొలగింపును చూపుతాయి అదేవిధంగా మీ వద్ద పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి ఈ అర్ధంలేని మ్యుటేషన్ R241X ఇది అర్ధంలేని మ్యుటేషన్ తరువాత మిస్సెన్స్ మ్యుటేషన్ మొదలైనవి కాబట్టి ఇతర వాటితో పోలిస్తే కొన్ని యుగ్మవికల్పాలు ఎక్కువగా వ్యాధికి సంబంధించినవి కాబట్టి ఇది ఫంక్షన్ లాస్ ఆఫ్ మ్యుటేషన్ కోసం ఒక క్లాసిక్ సిగ్నేచర్ ఈ రెండు క్లాస్ లను చూద్దాం ఉదాహరణకు మీరు మూడు వేర్వేరు ఉత్పరివర్తనలు కలిగి ఉన్నారు అవన్నీ అర్ధంలేని ఉత్పరివర్తనలు మరియు ఉదాహరణకు ఇక్కడ అవన్నీ మిస్సెన్స్ ఉత్పరివర్తనలు కాబట్టి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీరు ఏ మ్యుటేషన్ చూసినా అవి ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అని మీరు పిలిచే వాటికి దారితీస్తాయి కాబట్టి మీరు వాటిని ఎలా పరీక్షిస్తారు ఉదాహరణకు మీకు మిస్సెన్స్ మ్యుటేషన్ ఉంటే మరియు అది వాస్తవానికి వ్యాధికి కారణమని మీకు ఎలా తెలుసు చూడడానికి ఒక మార్గం ఏమిటంటే మీరు వెళ్లి సాధారణ జనాభాలో నిర్దిష్ట వేరియంట్ కోసం చూడండి మరియు మీరు సాధారణ జనాభాలో కనిపించకపోతే అంటే ఇది సాధారణ మరియు సాధారణ యుగ్మ వికల్పం కాదు అది ఒక మార్గం మీరు చూడాలనుకుంటున్న రెండవ విషయం ఏమిటంటే ఇచ్చిన అమైనో ఆమ్ల అవశేషాలు పరివర్తన చెందినా అది క్రియాత్మకంగా సంరక్షించ బడిందా అంటే ఆ అవశేషాలు ఆ ప్రోటీన్ పనితీరుకు చాలా కీలకం అయితే ప్రోటీన్ కోడ్లో అవశేషాలు ఉన్నట్లు మీరు కనుగొంటారు దగ్గరి సంబంధం ఉన్న జంతువుల ద్వారా మీరు ఎలుక ఎలుక మరియు కోతి వంటి అనేక జంతువులను చూడండి మరియు ఈ అమైనో ఆమ్లం మొత్తం ప్రోటీన్లో ఉందో లేదో చూడండి కాబట్టి అది క్లిష్టమైనది కాదా అని అది మీకు తెలియజేస్తుంది కానీ కొన్ని క్రియాత్మక పరీక్షలు చేయడం చాలా ముఖ్యం కాబట్టి మీరు ఏ ఫంక్షనల్ అస్సే చేస్తారు మీ స్లయిడ్లో ఒక ఉదాహరణ ఇక్కడ చూపబడింది కాబట్టి మీరు చెప్పినట్లుగా మీకు రెండు డొమైన్లు ఉన్నాయి ఒకటి CBD ఇది కార్బోహైడ్రేట్తో బంధిస్తుంది కాబట్టి ఉదాహరణకు ఇది బంధించగలదు ప్రోటీన్ గ్లైకోజెన్తో బంధిస్తుంది మరొకటి DSPD ఇది ఫాస్ఫేటేస్ డొమైన్ అని నేను చెప్పాను కాబట్టి మీరు ప్రశ్న అడగవచ్చు ఈ డొమైన్లో నాకు మ్యుటేషన్ ఉంటే ప్రోటీన్ గ్లైకోజెన్తో బంధిస్తుందా లేదా అది కట్టుకోకపోతే అది దాని పనితీరును కోల్పోయిందని అర్థం అదేవిధంగా మీరు ఒక ప్రశ్న అడగవచ్చు ఈ డొమైన్లో నాకు మిస్సెన్స్ మ్యుటేషన్ ఉంటే ఈ ప్రొటీన్ హేవింగ్ కొత్త అమైనో యాసిడ్ మ్యుటేషన్ కారణంగా ఇప్పటికీ ఎలాంటి కార్యాచరణను చూపుతుంది అంటే ఫాస్ఫేటేస్ యాక్టివిటీ ఇదే నేను ఇక్కడ చూపించాను కాబట్టి కార్బోహైడ్రేట్ బైండింగ్ డొమైన్ కనుక ఇది ప్రోటీన్ గ్లైకోజెన్తో బంధించే సామర్థ్యాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఉత్పరివర్తనను వ్యక్తపరచవచ్చు మరియు అది గ్లైకోజెన్తో బంధిస్తుందో లేదో పరీక్షించవచ్చు అదేవిధంగా మీరు ఫాస్ఫేటేస్ డొమైన్లో మ్యుటేషన్ కలిగి ఉంటే మీరు ఈ మార్పుచెందగలవారిని వ్యక్తపరచవచ్చు మరియు సబ్స్ట్రేట్తో కొన్ని పరీక్షలు చేయవచ్చు మరియు అది ఫాస్ఫేట్ సమూహాన్ని తొలగిస్తుందో లేదో చూడవచ్చు కాబట్టి ఈ మార్పు ప్రోటీన్ పనితీరును మార్చివేసిందో లేదో తెలుసుకోవడానికి ఇచ్చిన పరివర్తనను వర్గీకరించడానికి మామూలుగా ప్రజలు ఈ రకమైన విధానాలను ఉపయోగిస్తారు కాబట్టి వీటన్నింటిలో ఆవశ్యకత ఏమిటంటే ప్రోటీన్ పనితీరు ఏమిటో మీరు తెలుసుకోవాలి కాబట్టి అది కూడా సమయం తీసుకునే పని కాబట్టి ఈ రకమైన ప్రయోగాలు చేయడం ఎంత కష్టమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు కానీ ప్రజలు ఇలాగే చేస్తారు మనము చూసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీకు అన్ని రకాల ఉత్పరివర్తనలు ఉన్నాయి ఎందుకంటే ఉత్పరివర్తనలు సాధారణంగా యాదృచ్ఛికంగా ఉంటాయి మీరు ఒక గదిలో ఉన్నారని మరియు ఒక గోడ ఉందని నేను ఇంతకు ముందు ఒక ఉదాహరణ ఇచ్చాను మీరు తప్పనిసరిగా ఏదైనా ట్రేడ్ ఫెయిర్ మరియు మొదలైన వాటికి వెళ్లాలి వారు భారీ స్క్రీన్ బెలూన్లను కలిగి ఉన్నారు మరియు వారు మీకు తుపాకీని ఇస్తారు ఆపై మీరు షూట్ చేయవచ్చు కాబట్టి ఇది చాలా సులభం ఎందుకంటే ఆ బోర్డులో ప్రతిచోటా మీ వద్ద బెలూన్లు ఉన్నాయి కాబట్టి మీరు గురి పెట్టాల్సిన అవసరం లేదు మీరు బోర్డ్పై గురిపెట్టినంత వరకు మీరు ఒక బెలూన్ను కొట్టగలుగుతారు కానీ ఒక పెద్ద స్క్రీన్లో ఒకే ఒక్క బెలూన్ ఉంటే 3 బుల్లెట్లలో ఒకదాన్ని ఉపయోగించి నేను మీకు 3 బుల్లెట్లు ఇస్తే అది మీకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఉత్పరివర్తనలు సాధారణంగా అలానే ఉంటాయి మీ జీనోమ్లో మీకు అవశేషాలు ఉన్నాయి లోపం ఎక్కువ లేదా తక్కువ యాదృచ్ఛికంగా జరుగుతుంది మరియు కొన్ని లోపాలు ఒక వ్యాధికి కారణమవుతాయి కనుక ఇది తరువాతి తరానికి అందదు కొన్ని ఇది మీ జీనోమ్ పనితీరును నిజంగా ప్రభావితం చేయదు కాబట్టి మీరు ఈ యుగ్మవికల్పాలను తీసుకువెళతారు దానిని మీరు యాదృచ్ఛికత అని పిలుస్తారు కానీ కొన్ని సమయాల్లో కొన్ని మ్యుటేషన్లు ఇతర వాటి కంటే చాలా తరచుగా జరుగుతుంటాయి ఇవి మ్యుటేషన్ యాదృచ్ఛిక ప్రక్రియ అని నిజంగా వివరించలేదు కాబట్టి మనం ఇక్కడ చూద్దాం స్వతంత్ర కుటుంబాలలో ఈ మ్యుటేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని ఇక్కడ బార్ రేఖాచిత్రం చూపుతుందని మనము ఇప్పటికే చర్చించిన విషయం ఇది మనము ఒక కుటుంబంలో బహుళ సభ్యుల గురించి మాట్లాడటం లేదు కానీ మనము బహుళ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాము ఆసక్తికరమైనది ఏమిటంటే కాబట్టి మీరు 3 పొడవైన భవనాలు ప్రతి ప్రాతినిధ్యం యుగ్మవికల్పాలు ఉత్పరివర్తన యుగ్మవికల్పాలు మిగిలిన వాటితో పోలిస్తే చాలా తరచుగా కనిపిస్తాయి కాబట్టి అవి ఏమిటో చూద్దాం ఎడమ వైపున ఒకటి ఉంది ఇది తొలగింపు యుగ్మవికల్పం అని నేను చెప్పాను ఇక్కడ ఫాస్ఫేటేస్ డొమైన్లో ఎక్కడో ఒకటి అర్ధంలేని మ్యుటేషన్ మరియు మీకు మరొకటి ఉంది ఇది మిస్సెన్స్ మ్యుటేషన్ కాబట్టి కారణం ఏమిటి ఈ యుగ్మవికల్పాలు ఇతర వాటి కంటే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను ఉదాహరణకు తొలగింపులు తొలగింపులు నాన్ అల్లెలిక్ రీకంబినేషన్ అని పిలవబడే ప్రక్రియ వల్ల కావచ్చు ఇవి చట్టవిరుద్ధమైన పునఃసంయోగం తొలగింపులకు దారితీసే మైటోటిక్ ప్రక్రియలో లోపం కుడి మరియు ఈ ప్రక్రియ మీ జన్యు శ్రేణిపై ఆధారపడి ఉంటుంది కనుక ఇది పునరావృత సంఘటన కావచ్చు అంటే మియోసిస్ సమయంలో ఇది మళ్లీ మళ్లీ జరగవచ్చు అందువల్ల ఈ మ్యుటేషన్ జనాభాలోకి రావడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది మనము దాని గురించి చర్చిస్తాము రెండవ పాయింట్ వ్యవస్థాపక ప్రభావం అని పిలవబడేది కావచ్చు వ్యవస్థాపక ప్రభావం అంటే ఏమిటి ఇది జనాభాను విడిగా ఉంచిన కొంతమంది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఐర్లాండ్ దీనికి ముందు మానవ జనాభా లేదు 15 మంది వ్యక్తుల బృందం అక్కడకు వెళ్లి స్థిరపడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎలాంటి మంచి మరియు చెడు యుగ్మవికల్పాలను కలిగి ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది దీనిని వ్యవస్థాపక ప్రభావం అంటారు మనము మళ్ళీ చర్చిస్తాము మూడవ అవకాశం ఏమిటంటే ఇవి తరచుగా పాయింట్ మ్యుటేషన్లు ఇది సవరించిన బేస్ కారణంగా కావచ్చు ఇవి మీ DNA లో జరిగే కొన్ని మార్పులు ఎందుకంటే కొన్ని అవసరాలు మరియు స్థావరాలలో ఈ మార్పులు ఉత్పరివర్తనాలకు దారితీస్తాయి మరియు అవి పునరావృతమవుతాయి ఇవి హాట్ స్పాట్లు అవి అని పిలవబడేవి కాబట్టి అవి ఏమిటో చూద్దాం పెద్ద తొలగింపులకు దారితీసే నాన్ అల్లెలికల్ పునఃసంయోగం అనే వాటిని ముందుగా తీసుకుందాం చాలా తరచుగా అలాంటి తొలగింపులు జరిగినప్పుడు బ్రేక్ పాయింట్లు బాగా నిర్వచించబడతాయి సరిగ్గా ఇచ్చిన ప్రాంతంలో DNA కత్తిరించబడుతుంది మరియు అవి కలిసి ఉంటాయి మీరు ఒక నిర్దిష్ట విభాగాన్ని కోల్పోయారు గుర్తుంచుకోండి మనం ఇంప్రింటింగ్ డిసార్డర్ గురించి చర్చించాము దీనిలో మీరు ప్రేడెర్ విల్లి సిండ్రోమ్ కి దారితీసే తొలగింపు ఉందని మేము చెప్పాము కాబట్టి DNA అంత ఖచ్చితమైన విచ్ఛిన్నం ఎలా జరుగుతుంది కాబట్టి మనం దానిని చూద్దాం కాబట్టి ఇది ఏమిటి కాబట్టి మీరు ఎడమ వైపు చూస్తున్నది క్రోమోజోమ్ కుడి మరియు మీరు మీరు క్రోమోజోమ్ యొక్క చిన్న భాగాన్ని విస్తరిస్తున్నారు ఈ సెగ్మెంట్లో మీకు ఆసక్తి ఉన్న జన్యువు లేదా ఎక్సాన్ లభించిందని చెప్పండి మరియు కొన్ని ప్రాంతాలలో ఇది జరగవచ్చు మీ జన్యువు ఒక జన్యువు పెద్ద పునరావృత విభాగంతో సమానంగా ఉండవచ్చు ఒకే సీక్వెన్స్ ఒకటి అప్స్ట్రీమ్ మరియు ఒకటి మీరు చూస్తున్న జన్యువు దిగువ భాగంలో ఒకే విధమైన క్రమం మీరు అలాంటి జన్యు నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడు అంత సంక్లిష్టత అప్పుడు తరచుగా అటువంటి ప్రాంతాలు తొలగింపుకు ఎక్కువగా గురవుతాయి సరియైనదా మరో మాటలో చెప్పాలంటే మీరు పునరావృతమవుతున్న ఉత్పరివర్తనలు అటువంటి తొలగింపులను చూసినప్పుడల్లా ఈ హాట్స్పాట్లు అంత పెద్ద రిపీట్ల ద్వారా చుట్టుముట్టబడ్డాయని మీరు కనుగొన్నారు అందుకే ఈ రిపీట్లు అటువంటి తొలగింపుకు కారణమవుతాయని మేము నమ్ముతున్నాము కాబట్టి ఈ యంత్రాంగం ఏమిటి కాబట్టి మనము మెయోటిక్సెల్స్లో రీయోంబినేషన్ అయిన మెయోటిక్ ప్రక్రియను చూస్తున్నాము కాబట్టి ఇక్కడ చూపబడినది ఇదే కాబట్టి మీ వద్ద ఉన్నది సెల్లో ఉంది ఇచ్చిన సెగ్మెంట్ కోసం ఉదాహరణకు ఎడమ వైపున చూపించబడిన అదే సెగ్మెంట్ మనము పితృ మరియు మాతృ కాపీలను చూస్తున్నాము సహజంగానే ఆటోసోమ్ యొక్క రెండు కాపీలలో ఒకటి మీరు తల్లి నుండి మరొకటి తండ్రి నుండి అందుకున్నారు ఇప్పుడు రెండింటిలో ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నారు రిపీట్ల ద్వారా మీకు జన్యువు ఉంది సరియైనదా కాబట్టి పితృ మరియు తల్లి పునరావృతాలను వేరు చేయడానికి నేను వేరే రంగును ఇచ్చాను అయితే సీక్వెన్స్ వారీగా అవి ఒకేలా ఉన్నాయని అనుకోండి కాబట్టి పితృత్వం ఆకుపచ్చగా ఉంటుంది తల్లి గులాబీ రంగులో ఉంటుంది ఈ శిలువ పునః సంయోగాన్ని సూచిస్తుంది రీ కాంబినేషన్ అంటే DNA విరిగిపోతుంది మరియు దీనితో జతచేయబడుతుంది పునఃసంయోగం యాదృచ్ఛికం ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా జరగవచ్చు కాబట్టి ఎప్పుడు పునః సంయోగం జరిగినప్పుడు ఇది ఎలా జరుగుతుంది ఉదాహరణకు పునః సంయోగం జన్యువు లోపల జరుగుతుంది ఇక్కడ DNA డబుల్ స్ట్రాండ్ బ్రేక్ ఉంది మరియు మీరు పితృదేవత తల్లితో జతచేయబడ్డారని మరియు ఇక్కడ తల్లి తండ్రితో చేరిందని మీరు చూస్తారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది కాబట్టి మార్పిడి జరిగింది మీ మియోటిక్సెల్లలో అదే జరుగుతుంది మీరు పునః సంయోగం అని పిలుస్తారు మరియు ఇది చాలా ఖచ్చితమైన యంత్రాంగం ఇది సరిగ్గా అదే స్థావరం వద్ద కత్తిరించబడుతుంది ఇది ఎక్సాన్లో ఉన్నప్పటికీ ఈ యుగ్మవికల్పం మార్చడం ద్వారా మీరు కోడింగ్ ప్రాంతాన్ని మార్చరు కాబట్టి ఇది సాధారణ ప్రక్రియ ఇది ప్రతి మెయోటిసెల్లో జరుగుతుంది మరియు మనమందరం ఈ విధమైన రీకాంబినెంట్ క్రోమోజోమ్లను కలిగి ఉంటాము మరియు మనమందరం సాధారణమే కానీ కొన్ని సమయాల్లో అది సమస్యను సృష్టించవచ్చు కాబట్టి ఈ విధమైన పునఃసంయోగం ఇక్కడ మీకు నికర లాభం లేదా నష్టం లేకుండా ఒకేలాంటి మార్పిడి ఉంటుంది మీరు ఖచ్చితంగా క్రోమోజోమ్ను విచ్ఛిన్నం చేసి కలిపితే దాన్ని అల్లెలిక్ రీకంబినేషన్ అంటారు కానీ మీరు ఇలాంటి పరిస్థితిని కలిగి ఉండవచ్చు ఎందుకంటే మీ పునఃసంయోగం యంత్రాంగం ప్రాథమికంగా మా DNA యొక్క క్రమాన్ని చూస్తుంది మరియు ఈ హోమోలాగ్లను ఒకచోట చేర్చడానికి మరియు క్రోమోజోమ్ను కట్ చేసి చేరడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఒక విచిత్రమైన లేదా చాలా చమత్కారమైన పరిస్థితి ఎందుకంటే మీకు రెండు పునరావృత అంశాలు ఉన్నాయి ఇవి దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అల్లెలిక్ పునఃసంయోగంలో చూపినట్లుగా ఇది సమలేఖనం చేయబడుతుంది ఇది సంపూర్ణ హోమోలాగ్ కలిసి వస్తుంది లేదా మిస్అలైన్మెంట్ అని పిలవబడేది కావచ్చు దీనిని మీరు నాన్ అల్లెలిక్ రీకంబినేషన్ అని పిలుస్తారు అంటే రెండు రిపీట్లు ఒకేలా ఉంటాయి కాబట్టి అక్కడ పునఃసంయోగం జరుగుతోంది కాబట్టి అది జరిగితే ఏమి జరుగుతుంది కాబట్టి మీరు పునః సంయోగం నుండి బయటకు వచ్చే రెండు నోవెల్ అల్లెల్లను కలిగి ఉంటారు ఒక యుగ్మవికల్పంలో మీరు జన్యువును కోల్పోయారు ఇతర యుగ్మవికల్పంలో మీరు జన్యువును నకిలీ చేసారు సరియైనదా ఇప్పుడు మీరు తరువాతి తరంలో రెండు యుగ్మవికల్పాలలో ఏదైనా చూస్తారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ తొలగించిన యుగ్మవికల్పం ఒక లాస్ ఆఫ్ ఫంక్షన్గా మారినట్లయితే మీరు ఓడిపోయినందున ఫంక్షన్ కోల్పోవడం వల్ల యుగ్మవికల్పం ఒక తిరోగమన వ్యాధికి దారితీస్తుందని భావించి మీరు ఇప్పటికీ తరువాతి తరాన్ని చూడవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి క్యారియర్గా ఉండండి అతను ఆ ఉత్పరివర్తన యుగ్మవికల్పం కోసం వైవిధ్యభరితంగా ఉంటాడు కాబట్టి మీరు జనాభాలో ఉన్నారు మరియు అలా జరిగితే అతను మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు అతను కూడా ఒక క్యారియర్ మీరు శిశువును చూడబోతున్నారు తరువాతి తరం సంభావ్యత ఉంది ఆ వ్యక్తి వ్యాధి కలిగి ఉంటుంది కానీ క్రోమోజోమ్ యొక్క రెండు కాపీలు ఉన్న ఇతర యుగ్మవికల్పం జనాభాలో కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు ఎందుకంటే పెరిగిన మోతాదు ఉన్నట్లయితే ఉదాహరణకు ఇది ఒక స్పెర్మ్ లేదా ఓసైట్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది అప్పుడు అది ఫలదీకరణం చెందితే ఈ జన్యువు కోసం మన దగ్గర మూడు కాపీలు ఉంటాయి కాబట్టి ఇది కొన్నిసార్లు పిండం పెరుగుదల అరెస్ట్కు కారణమవుతుంది అందువల్ల మీరు ఎప్పటికీ చూడలేరు లేదా పిండం మనుగడ సాగించవచ్చు మరియు ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి పరిస్థితి మీకు ఉండవచ్చు మూడు సంఖ్యలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఇది క్రోమోజోమ్ 21 యొక్క మూడు కాపీలు కానవసరం లేదు కానీ ప్రాంతాలు క్రోమోజోమ్ 21 యొక్క పొడవైన చేయి మూడు ఎండ్ కాపీలు ఉంటే మీకు ఇప్పటికీ డౌన్ సిండ్రోమ్ ఉంది కాబట్టి ఇవి మీరు పొందగలిగే పరిస్థితులు కాబట్టి నేను జన్యువును పునరావృతం చేయడం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తరచుగా నాన్ అల్లెలిక్ రీకంబినేషన్ అని పిలవబడే ఫలితంగా రిపీట్స్ ఉన్న చోట బ్రేకేజ్ జరుగుతుందని మీరు తరచుగా కనుగొంటారు సరియైనదా కాబట్టి ఇది ఒక పునరావృత సంఘటన ఇది జరుగుతుంది ఎందుకంటే జన్యువు వల్ల కాదు కానీ ఇచ్చిన జన్యువు చుట్టూ ఉన్న పునరావృతాల వల్ల కాబట్టి ఆ జన్యు నిర్మాణం ఆ ప్రాంతానికి ముందడుగు వేస్తుంది అలాంటి తొలగింపులకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది హాట్స్పాట్ మీరు తొలగింపులను తరచుగా చూస్తారు కాబట్టి నేను జన్యువును పునరావృతం చేయడం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తరచుగా నాన్ అల్లెలిక్ రీకంబినేషన్ అని పిలవబడే ఫలితంగా రిపీట్స్ ఉన్న చోట బ్రేకేజ్ జరుగుతుందని మీరు తరచుగా కనుగొంటారు సరియైనదా కాబట్టి ఇది ఒక పునరావృత సంఘటన ఇది జరుగుతుంది ఎందుకంటే జన్యువు వల్ల కాదు కానీ ఇచ్చిన జన్యువు చుట్టూ ఉన్న పునరావృతాల వల్ల కాబట్టి ఆ జన్యు నిర్మాణం ఆ ప్రాంతానికి ముందడుగు వేస్తుంది అలాంటి తొలగింపులకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అది హాట్స్పాట్ మీరు తొలగింపులను తరచుగా చూస్తారు కాబట్టి మీకు ఈ జనాభా ఉన్న పెద్ద వృత్తం ఉంది ఇప్పుడు చెప్పండి మరియు మీరు ఇచ్చిన జన్యువు కోసం వన్య రకం యుగ్మవికల్పం కలిగి ఉన్న వ్యక్తులు ఆకుపచ్చ రంగు ప్లస్ మరియు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పండి ఉత్పరివర్తన యుగ్మ వికల్పం కోసం క్యారియర్ సరియైనదా క్యారియర్ అవి లక్షణాలను చూపించవు కాబట్టి అవి అక్కడ ఉన్న క్యారియర్లు కానీ మీరు లెక్కిస్తే ఫ్రీక్వెన్సీ చాలా చిన్నది ఇప్పుడు ఈ జనాభాలో కొంత భంగం ఉందని ఒక షరతు అనుకుందాం అది కరువు కావచ్చు వరద కావచ్చు అది ఏదైనా కావచ్చు లేదా యుద్ధం లేదా జాతి ఘర్షణ కావచ్చు అది ఏదైనా కావచ్చు కాబట్టి ఫలితంగా ప్రజలు వలస వెళ్లవలసి వస్తుంది కాబట్టి అందరూ ఒకే చోటికి వెళ్లరు వివిధ సమూహాలు వేర్వేరు ప్రదేశాలకు వలసపోతాయి ఎక్కడ చూసినా నివసించడానికి అనువైన ప్రదేశం వారు వెళ్లి స్థిరపడే ప్రదేశం ఇంతకు ముందు ఎవరూ నివసించని ప్రదేశం ఇది సవాళ్లు కావచ్చు కానీ ప్రజలు వెళ్తారు ఎందుకంటే వారు చాలా కాలం జీవించిన దానికంటే ఇది మంచి ప్రదేశం అని నమ్ముతారు కాబట్టి ఇదంతా ఇప్పుడు ఆధారపడి ఉంటుంది సమూహంగా కలిసి వెళ్లే వ్యక్తులు ఎవరు నేను ఇక్కడ రెండు ఉదాహరణలు చూపించాను ఒకటి ఐసోలేట్ 1 ఐసోలేట్ 2 మనము దీనిని ఐసోలేట్ అని పిలుస్తాము ఎందుకంటే వారు రెండు వేర్వేరు ప్రదేశాలకు వలస వచ్చిన తర్వాత అవి ఒకదానితో ఒకటి కలవవు వారు భౌగోళికంగా వేరు చేయబడ్డారు మరియు జనాభా పెరుగుతుంది అందువల్ల ప్రతి జనాభాకు దాని స్వంత సంతకం ఉంటుంది ఎగువన ఉన్నదాన్ని చూద్దాం ఇది వలస కాబట్టి ఇది ఇక్కడ జరిగింది దాదాపు సమాన సంఖ్యలో క్యారియర్లు మరియు అడవి రకం వ్యక్తులు ఈ భౌగోళిక స్థానానికి వలస వచ్చారు మరియు వారు జనాభాను పోగుచేశారు కాబట్టి మీరు ఏమి ఆశిస్తున్నారు క్యారియర్ మరొక క్యారియర్ని వివాహం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మీరు ఇక్కడ ఆశించవచ్చు ఎందుకంటే వారిలో 50 మంది క్యారియర్లు కాబట్టి ఇద్దరిలో ఒకరు ఒకే ఉత్పరివర్తన యుగ్మవికల్పానికి క్యారియర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉత్పరివర్తన యుగ్మవికల్పం తిరోగమన వ్యాధికి కారణమైతే ఫలితంగా మీరు ఇచ్చిన వ్యాధికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఇతర దృష్టాంతాన్ని చూడండి మళ్ళీ వేరే చిన్న జనాభా ఈ అటా వేరొక ప్రదేశానికి వలస వచ్చింది దీనిని మీరు ఐసొలేట్ 2 అని పిలుస్తారు ఇక్కడ ఐసోలేట్ 2 కి వలస వచ్చిన వ్యక్తులు అందరూ అడవి రకం యుగ్మవికల్పాన్ని తీసుకువెళ్లడం ఇక్కడ జరగవచ్చు తిరోగమన యుగ్మవికల్పం లేదు కాబట్టి ఐసోలేట్ 2 ఫలితంగా చాలా అరుదైన పరిస్థితిలో కొత్త మ్యుటేషన్ రాకపోతే వ్యాధి ఉండదు అందువల్ల ఈ ఇద్దరు ఐసొలేట్ ఆరిజినేటెడ్ చేయబడిన అసలు జనాభా అయితే ఈ రెండు జనాభాను ఏర్పరిచే వ్యక్తిని బట్టి మీరు వ్యాధిని పొందే ప్రమాదాన్ని తీసుకువస్తారు ఐసోలేట్ 1 వ్యాధిని ఎదుర్కొనే అధిక ప్రమాదం ఎందుకంటే జనాభాను స్థాపించిన కొంతమంది వ్యక్తులు ఈ తిరోగమన యుగ్మవికల్పం కలిగి ఉన్నారు అందువల్ల మీరు వారిని వ్యవస్థాపక ప్రభావం అని పిలుస్తారు వ్యవస్థాపకులు ఎందుకంటే ఐసోలేట్ 2 వ్యవస్థాపకులు అందరూ సాధారణ యుగ్మవికల్పాన్ని మోసుకెళ్లారు ఈ జనాభా వ్యాధి బారిన పడలేదు కాబట్టి దీనిని మీరు వ్యవస్థాపక ప్రభావం అని పిలుస్తారు చాలా ఉదాహరణలు ఉన్నాయి మళ్ళీ మా ల్యాబ్ లాఫోరా వ్యాధిపై పనిచేస్తున్న వ్యాధికి సంబంధించిన ఒక ఉదాహరణ గురించి నేను చర్చించబోతున్నాను ఈ వ్యాధి చాలా విశిష్టమైనది మీరు భారతదేశంలో పాకిస్తాన్లో అనేక ఆసియా దేశాలలో ఉన్నారు యూరోపియన్ జనాభాలో మీకు ఉంది ఫ్రెంచ్ ఇటాలియన్ స్పానిష్ వంటివి మీకు అన్నీ ఉన్నాయి కానీ మీరు ఒక వ్యక్తిని కనుగొనలేదు బ్రిటీష్ జనాభా నుండి వచ్చిన వ్యాధిని కలిగి ఉంది మీకు తెలిసినట్లుగా ఉత్తర అమెరికా ఖండం బ్రిటిష్ వారు నివసించారు మరియు మీరు కెనడాను పరిగణించినట్లయితే మళ్లీ వీటిని బ్రిటిష్ జనాభా లేదా ఫ్రెంచ్ జనాభా ద్వారా సీడ్ చేస్తారు కాబట్టి మీరు కెనడాలోని తెల్ల జనాభాలోని లాఫోరా వ్యాధి రోగులను పరిశీలిస్తే మీరు తరచుగా ఫ్రెంచ్ కెనడియన్ లేదా ఫ్రాన్స్ నుండి వలస వచ్చిన కెనడియన్లను కనుగొంటారు వారికి వ్యాధి ఉంది బ్రిటిష్ వారికి కాదు మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫ్రెంచ్ వారు ఈ వ్యాధిని అభివృద్ధి చేసే కెనడియన్లు అదే మ్యుటేషన్ కలిగి ఉంటారు C26S అనేది సిస్టీన్ సెరినిన్గా మార్చబడిన జన్యువు యొక్క ఈ ప్రత్యేక ప్రోటీన్ మీరు NHLRC1 అని పిలుస్తారు కాబట్టి అది మళ్లీ వ్యవస్థాపక ప్రభావాలకు ఉదాహరణ కాబట్టి మీరు డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పరిమితి శకలం పొడవు పాలిమార్ఫిజమ్ని ఉపయోగించవచ్చని నేను ఇప్పటికే చూపించిన విషయం ఇది కాబట్టి మ్యుటేషన్ కారణంగా మీరు ఒక సైట్ను పొందవచ్చు లేదా మీరు పరిమితి సైట్ను కోల్పోవచ్చు మరియు ఒక వ్యక్తి ఒక ఉత్పరివర్తన యుగ్మవికల్పాన్ని కలిగి ఉన్నారని గుర్తించడానికి మీరు దానిని రోగ నిర్ధారణగా ఉపయోగించవచ్చు కాబట్టి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇచ్చిన మ్యుటేషన్ వ్యవస్థాపక ప్రభావం వల్ల అని మీకు ఎలా తెలుసు ఇది పునరావృతమవుతుంది హాట్ స్పాట్ ఉందని నేను చెప్పినట్లుగా పదేపదే అదే మ్యుటేషన్ జనాభాలోకి వస్తుంది వ్యవస్థాపక ప్రభావం కారణంగా ఇది మీకు ఎలా తెలుసు ప్రజలు చూసే విధానం పరివర్తన చెందిన ప్రాంతంలోని పొరుగు ప్రాంతాలు ఇక్కడ చూపినట్లుగా ఇది అడవి రకం యుగ్మవికల్పం ఇది 76 వ స్థానంలో T అవశేషాలను కలిగి ఉంది ఉత్పరివర్తన యుగ్మవికల్పం ఉన్న చోట T ని A గా మార్చారు కాబట్టి మనం చూసేది ఏమిటంటే సాధారణంగా జనాభాలో ఉండే ఇతర వైవిధ్యాలు ఏవి వ్యాధికి కారణం కాకపోవచ్చు సరే కానీ అక్కడ మీకు తెలిసినట్లుగా అవి ఒకే DNA లో ఉన్నాయి అందువల్ల ఇక్కడ ఉన్న ఒక యుగ్మవికల్పం వ్యాధిని మ్యుటేషన్తో వేరు చేయడంతో సంబంధం లేదు ఒక పునః సంయోగం ద్వారా వ్యాధికి కారణమవుతుంది అవి ప్రతిదానికి చాలా దగ్గరగా ఉంటే తక్కువ అవకాశం ఉంటుంది ఇతర కాబట్టి మనము సామీప్యతను పరిశీలిస్తాము మరియు అది వ్యవస్థాపక ప్రభావమా లేక స్వతంత్ర సంఘటన కాదా అని చెబుతాము దీనిని మనం చెప్పుకుందాం కాబట్టి మన దగ్గర వేరే మార్కర్ కోసం ఒక యుగ్మవికల్పం ఉంది తప్పనిసరిగా కోడింగ్ ప్రాంతం కాదు కానీ వైల్డ్ రకం యుగ్మవికల్పానికి ఇరువైపులా కొన్ని ఇతర మార్కర్ A మరియు B లు ఉంటాయి యుగ్మవికల్పం C మరియు D వన్య రకం ఉన్న సాధారణ జనాభాలో మీరు C మరియు D ని చూడకపోవచ్చు మ్యుటేషన్ జరిగిన తర్వాత ఇది జరిగి ఉండవచ్చు ఇది నిరంతరం ముటాంటల్లేలే ఉంటుంది కాబట్టి ఒకే రకమైన మ్యుటేషన్ ఉన్న పెద్ద సంఖ్యలో కుటుంబాలను పరిశీలించడానికి మనము ఈ రకమైన విధానాన్ని ఉపయోగిస్తాము అది ఇక్కడ చూపబడింది ఉదాహరణకు ఇక్కడ C26S ఉన్న ఈ మ్యుటేషన్ ఉన్న జన్యువు ఎక్కడో ఉంది మరియు ఈ కుటుంబాలన్నీ 1 2 స్వతంత్ర ప్రభావిత సభ్యులు కుటుంబం 3 కుటుంబం 4 అని మీరు చూడవచ్చు వీటన్నిటిలో ఎరుపు దీర్ఘచతురస్రంలో చూపబడిన ఈ ప్రాంతంలో మీరు చూస్తే అవి ఒకే యుగ్మవికల్పం 2 2 2 2 2 2 3 కాబట్టి ప్రభావితమైన సభ్యులందరూ ఒకే యుగ్మవికల్పం కలిగి ఉన్నట్లు మీరు కనుగొంటారు ఫ్రాన్స్ నుండి కెనడాకు వలస వచ్చిన వ్యక్తులలో ఒకరైన ఒక వ్యక్తి నుండి అన్ని మ్యుటేషన్ ఉద్భవించిందని మరియు అది ఒక క్యారియర్ మరియు అతను మొత్తం జనాభాను మరియు అదే ఉత్పరివర్తన యుగ్మవికల్పం కలసి వచ్చే అవకాశాన్ని కలిగి ఉందని ఇది చూపిస్తుంది ఇతర ఈ వ్యక్తిని వివాహం చేసుకునే మరొక క్యారియర్ కారణంగా అతను వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిని మీరు వ్యవస్థాపక ప్రభావం అని పిలుస్తారు మరియు మీరు సాధారణంగా ఎలా వర్గీకరిస్తారు మరియు ఇది వ్యవస్థాపక ప్రభావమా లేక ఇతర కారణాల వల్ల కావచ్చు కాబట్టి ఇది జరగవచ్చు ఉదాహరణకు ఫ్రాన్స్ నుండి కెనడాకు వలస వచ్చిన వ్యక్తి క్యారియర్ కాకపోవచ్చు కానీ మీకు తెలిసిన తరువాత అతను కెనడాకు వలస వచ్చాడు అతని జెర్మ్ సెల్లో ఒక యాదృచ్ఛిక సంఘటన జరిగింది ఇది మార్చబడిన యుగ్మ వికల్పం ఫలితంగా మీకు తెలుసా ఆ జెర్మ్ సెల్ గుడ్డును ఫలదీకరణం చేయడంతో ఇప్పుడు అతని కుమారుడు ఆ తరువాత అతను ఆ ఉత్పరివర్తన యుగ్మవికల్పాన్ని తీసుకెళ్లాడు మరియు అదేవిధంగా అది జనాభాలో రావచ్చు కాబట్టి ఇది కూడా జరగవచ్చు అదే ఇక్కడ ఈ రేఖాచిత్రంలో చూపబడింది కాబట్టి మీకు జనాభా ఉంది ఇవన్నీ సాధారణమైనవి కావచ్చు అంటే వాటికి లోపభూయిష్ట యుగ్మవికల్పం ఉండకపోవచ్చు ఇవన్నీ సాధారణమైనవి కానీ వలస ప్రక్రియ ఉండవచ్చు ఇందులో తక్కువ సంఖ్యలో వ్యక్తులు కొన్ని కారణాల వల్ల వలస వెళ్లి మీరు ఒంటరిగా పిలిచే వాటిని ఏర్పరుస్తారు ఇప్పుడు ఈ ఒంటరిగా ఒక దోషం కారణంగా ఒక పరస్పర సంఘటన జరిగింది మరియు ఒక వ్యక్తి దీనిని తీసుకువెళ్లారు ఈ చిన్న జనాభా కారణంగా యాదృచ్ఛిక ప్రక్రియ కారణంగా మీకు ఒక వ్యక్తి ఈ మ్యుటేషన్ కలిగి ఉన్నాడు ఇప్పుడు జనాభా పెరుగుతోంది మరియు మీరు వలస వచ్చినప్పుడు మీరు కొనసాగించవచ్చు ఇప్పుడు ఈ మ్యుటేషన్ ఇప్పుడు జనాభాలో పెరుగుతోందని మరియు ఇప్పుడు ఈ మ్యుటేషన్ ఈ ఐసోలేట్ నుండి వలస వచ్చిన మొత్తం జనాభాకు ప్రత్యేకమైనది మరియు ఈ జనాభాలో మీకు ఇది కనిపించకపోవచ్చు కాబట్టి వారు వలస వచ్చిన తర్వాత ఇది చాలా తరువాత జరిగింది ప్రధాన భూమి ఇది మరొక యుగ్మ వికల్పాలు ఉత్పరివర్తన యుగ్మవికల్పాలు నిర్దిష్ట జనాభాలో మాత్రమే ఎందుకు ఉన్నాయి మరొకటి కాదు బ్రిటిష్ వారు లేరని నేను మీకు చెప్పినట్లుగా ఇది మరొక ఉదాహరణ కాబట్టి భారతీయ జనాభాకు ఇది చాలా మంచి ఉదాహరణ ఎందుకంటే అక్కడ MYBPC3 అనే జన్యువు ఉంది ఇది కార్డియాక్ ఫంక్షన్లో పాలుపంచుకునే ప్రోటీన్ కోసం కోడ్ చేస్తుంది అంటే మీ గుండె కండరాల పనితీరు మరియు ఈ జన్యువు వేరియంట్ను పొందింది ఈ జన్యువులో ఒక తొలగింపు ఉంది కొన్ని బేస్ పెయిర్డెలిషన్ మరియు ఈ తొలగింపు సాధారణ జనాభాలో కూడా ఉంటుంది కానీ మీరు తొలగించిన యుగ్మవికల్పం కలిగి ఉంటే మీరు కార్డియోమయోపతి అని పిలవబడే పరిస్థితిని అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది మీ గుండె సాధారణంగా పనిచేయదు ఎందుకంటే గుండె కండరాల నిర్మాణంలో కొన్ని మార్పులు మరియు అది మరణం అకాల మరణానికి దారితీస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక మ్యుటేషన్ భారతీయ జనాభాలో మాత్రమే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి అక్కడే మీరు చూస్తారు మీరు అమెరికన్లు ఆఫ్రికన్లు యూరోపియన్లు చైనీయులు మరియు జపనీస్లో చూడరు కానీ మలేషియా మరియు సింగపూర్లోని కొంత ప్రాంతంలో మీరు చూస్తారు ఎందుకంటే వీరు మళ్లీ భారతదేశం నుండి వలస వచ్చిన వ్యక్తులు కాబట్టి నేను మీకు వివరించినది ఇదే మీకు తెలుసా ఇక్కడ నుండి ఎక్కడి నుంచో మానవులు భారతదేశానికి వలస వచ్చారు భారత ఉపఖండానికి వలస వచ్చిన వ్యక్తి మ్యుటేషన్ను తీసుకెళ్లలేదు మరియు తరువాత జనాభా పెరిగింది మరియు అప్పుడే ఎవరైనా మ్యుటేషన్ కలిగి ఉంటారు ఇప్పుడు వారు భారతీయ జనాభా అని పిలవబడ్డారు ఇప్పుడు వారందరికీ ఇది ఉంది ప్రధానమైనది ఉదాహరణకు ఆఫ్రికన్లకు లేదు ఇతరులకు లేదు కానీ భారతదేశం నుండి వలస వచ్చిన ఎవరైనా ఈ యుగ్మవికల్పాన్ని తీసుకెళ్లవచ్చు కాబట్టి మీరు మలేషియా మరియు సింగపూర్లో కూడా చూస్తారు మరియు మీరు ఈ యుగ్మవికల్పాన్ని ఎలా చూస్తారు కాబట్టి వ్యవస్థాపక ప్రభావ మ్యుటేషన్ కొన్ని యుగ్మవికల్పాల యొక్క ఫ్రీక్వెన్సీకి ఎలా దారితీస్తుందనే దానికి ఇది ఉదాహరణ మ్యుటేషన్ హాట్ స్పాట్లు ఎలా ఉన్నాయో చూడడానికి మీరు మూడవ ఉదాహరణకి వెళ్లబోతున్నారు కొన్ని యుగ్మవికల్పాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి సరియైనదా కాబట్టి ఇక్కడ మనము సవరించిన స్థావరాల గురించి చర్చించబోతున్నాం మీకు తెలిసినట్లుగా మీ జన్యువు అనేక శ్రేణులను కలిగి ఉంది సవరించబడిన సీక్వెన్స్లలో ఒకటి ఇది మిథైల్ సమూహాన్ని జోడించగల బేస్ కావచ్చు మీరు మిథైలేషన్ అని పిలిచే మార్పులలో ఇది ఒకటి కాబట్టి తరచుగా ఇటువంటి మిథైలేషన్ CpG ద్వీపాలు అని పిలవబడే వాటిలో జరుగుతుంది కాబట్టి మీరు C బేస్ మరియు C C మరియు G కలిసి ఉన్నప్పుడు ఇక్కడ పి సూచిస్తుంది CpG పి ఫాస్ఫేట్ను సూచిస్తుంది మరియు వాస్తవానికి C మరియు G రెండు స్థావరాలు ఇప్పుడు అలాంటి సందర్భాలలో మిథైలేషన్ C బేస్ మిథైలేట్ అవుతుంది కాబట్టి అది జరిగినప్పుడు ఇది మీ క్రోమోజోమ్ లేదా క్రోమాటిన్ అని పిలవబడే ఒక మార్గం జన్యువు యొక్క ఆ ప్రాంతం ఎలా పని చేస్తుందనే దానిపై కొంత సందేశం వస్తుంది ఇది జన్యువు వ్యక్తీకరించాలా వద్దా అని వ్యక్తీకరించాలా లేదా ఇతర సంతకాలను ఇవ్వగలదా అనే సిగ్నేచర్ ఇవ్వగలదు సరియైనదా ఇప్పుడు అది బేస్ మార్చదు కానీ అది పనిచేసే విధానం DNA ఫంక్షన్ల సాగతీత ఈ రకమైన మార్పులపై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని సమయాల్లో ఆ సవరణ వలన మీరు ఇక్కడ చూసే విధంగా కొంత మ్యుటేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సైటోసిన్ మిథైలేటెడ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూసే మిథైలేషన్ మీకు ఉంది ఈ స్థితిలో ఏమి జరుగుతుందంటే మీరు డీమినేషన్ అనే ప్రక్రియను కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ ప్రాంతం అది తీసివేయబడుతుందని మీరు చూడవచ్చు మరియు ఫలితంగా మీరు ఈ ప్రాంతాన్ని మిథైలేటెడ్ సైటోసిన్లో తొలగించినప్పుడు ఈ అవశేషాలు ఇప్పుడు థైమిన్గా మారినట్లు మీరు కనుగొంటారు కాబట్టి ఈ మార్పు చాలా అరుదు ఇది ఎల్లప్పుడూ జరగదు కానీ కొన్నిసార్లు అది జరిగితే మీరు ఆ ప్రదేశంలో కొత్త స్థావరాన్ని కలిగి ఉంటారు ఈ కార్టూన్లో చూపబడినది అదే కాబట్టి ప్రారంభించడానికి మీకు డబుల్ స్ట్రాండెడ్ DNA లో C మరియు G కాంప్లిమెంటరీగా ఉంటాయి మరియు ఇక్కడ సైటోసిన్ మిథైలేట్ అవుతుంది మరియు ఇది మీరు ఇక్కడ చూసే మ్యుటేషన్కు దారితీస్తుంది ఇక్కడ T ఒక అసమతుల్యత ఉంది కాబట్టి ఈ అసమతుల్యత తొలగించబడే ఒక విధానం ఉంది కానీ అది జరిగితే ఏమి జరుగుతుంది DNA ప్రతిరూపం అయినప్పుడు ఇప్పుడు ప్రతి స్ట్రాండ్ ఒక టెంప్లేట్గా పనిచేస్తుంది ఇప్పుడు T ఒక టెంప్లేట్గా పనిచేస్తే మీరు A ని కాంప్లిమెంటరీగా పొందబోతున్నారు కాబట్టి ఇది మీ ఉత్పరివర్తన యుగ్మవికల్పం ఇది తల్లిదండ్రుల DNA నుండి చాలా భిన్నంగా ఉంటుంది మరియు వాస్తవానికి మీరు వన్య రకం యుగ్మవికల్పం కలిగి ఉంటారు కాబట్టి ఇప్పుడు దీనివల్ల స్పెర్మ్ లేదా గుడ్డు ఏర్పడితే మరియు అది ఒక ఫంక్షన్ని ప్రభావితం చేసినట్లయితే అది ఉత్పరివర్తన యుగ్మ వికల్పాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇటువంటి మార్పు పునరావృతమవుతుంది ఎందుకంటే ఈ సైటోసిన్ జన్యువు పనిచేయడానికి లేదా జన్యువు యొక్క ఆ విభాగం పనిచేయడానికి మిథైలేటెడ్ సంతకం కావచ్చు ఇది ప్రతి వ్యక్తిలోనూ జరగబోతోంది కాబట్టి అలాంటి అవశేషాలు మిథైలేట్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే మీరు అలాంటి హాట్ స్పాట్లను కలిగి ఉన్నారు దీనిలో ఇచ్చిన ఉత్పరివర్తన యుగ్మవికల్పం తరచుగా జనాభాలోకి వస్తుంది వ్యవస్థాపక ప్రభావం వల్ల కాదు కానీ ఈ రకమైన మార్పుల కారణంగా కాబట్టి మనం ఒక ప్రశ్న అడగబోతున్నది అర్ధంలేనిది మ్యుటేషన్ అంటే ఒక స్టాప్ కోడాన్ ఇచ్చే మ్యుటేషన్ ఒక అమైనో ఆమ్లానికి బదులుగా సందేశం కత్తిరించబడిన ప్రోటీన్కు దారితీస్తుందా కాబట్టి మీకు మార్పు ఉంటే మీరు ఇక్కడ ఆపేయాలి అని ప్రోటీన్ సింథటిక్ మెషినరీకి తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్లో చూపినట్లుగా అది కత్తిరించిన ప్రోటీన్కు దారితీస్తుందా కాబట్టి తక్కువ అవకాశం ఎందుకంటే మీ సెల్లో మీకు క్వాలిటీ కంట్రోల్ మెకానిజం ఉంది దీనిని mRNA నిఘా మెకానిజం అని పిలుస్తారు మరియు ఈ మెకానిజం యొక్క సాంకేతిక పేరు అర్ధంలేని మధ్యవర్తిత్వ క్షయం మీ mRNA లో ప్రీమెచ్యూర్ స్టాప్ కోడాన్ ఉన్నట్లయితే మీ సెల్లో ఒక యంత్రాంగం ఉంటుంది అది తయారు చేయబడిన ప్రతి mRNA ద్వారా స్కాన్ చేస్తుంది మరియు అది అకాల స్టాప్ కోడాన్ కలిగి ఉంటే అప్పుడు సెల్ దానిని దిగజార్చడానికి ప్రయత్నిస్తుంది mRNA ఎందుకంటే DNA RNA కి కాపీ చేయబడినప్పుడు లోపం ఉండవచ్చు మరియు ఆ లోపం గుర్తించబడకపోతే మీరు లోపభూయిష్ట ప్రోటీన్లను తయారు చేయబోతున్నారు మరియు మీకు అలాంటి ప్రోటీన్ అవసరం లేదు ఎందుకంటే ఒకటి మీరు శక్తిని వృధా చేస్తారు అటువంటి ప్రోటీన్ రెండు అటువంటి ప్రోటీన్ తయారు చేయడం వల్ల కణానికి హానికరం కావచ్చు కాబట్టి మీరు mRNA ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు అందువల్ల వారు తయారు చేయరు కావాల్సిన ప్రోటీన్ మరియు అలాంటి మెకానిజం అటువంటి అకాల అర్ధంలేని కోడాన్ అకాల స్టాప్ కోడాన్ ఉన్న ట్రాన్స్క్రిప్ట్లను కూడా గుర్తిస్తుంది ఈ అర్ధంలేని మధ్యవర్తిత్వ mRNA క్షయం ఎలా ఉంటుందో చూద్దాం ఈ యంత్రాంగం సెల్లో పనిచేస్తుంది మరియు అకాల రద్దు కోడాన్ను కలిగి ఉన్న ట్రాన్స్క్రిప్ట్లను ఇది నిజంగా ఎలా తొలగిస్తుంది ఈ స్కీమాటిక్లో ఇక్కడ చూపబడినది ట్రాన్స్క్రిప్షనల్ ప్రక్రియ దీనిలో మీరు ప్రాథమిక ట్రాన్స్క్రిప్ట్ అని పిలుస్తారు ఇది ఎక్సోన్లు మరియు ఇంట్రాన్లను కలిగి ఉంటుంది ఇవి ఎక్సోన్లు మరియు ఇవి ఇంట్రాన్లు కాబట్టి RNA మనము చర్చించినట్లుగా ఒక స్ప్లికింగ్ ప్రక్రియకు లోనవుతుంది ప్రక్రియ సమయంలో మీరు ఎక్సాన్ సరిహద్దులు లేదా జంక్షన్లకు కట్టుబడి ఉండే ప్రోటీన్ సమితిని కలిగి ఉంటారు ఈ ప్రోటీన్ ఎక్సాన్ జంక్షన్కు కట్టుబడి ఉంటుంది ఇప్పుడు దీనితో పాటు మొత్తం కాంప్లెక్స్ సైటోప్లాజమ్కు రవాణా చేయబడుతుంది కాబట్టి మనము చూస్తున్నది ఒక సాధారణ mRNA దీనిలో మీరు చివరి ఎక్సాన్లో ఉన్న స్టాప్ కోడాన్ కలిగి ఉంటారు అందువల్ల స్టాప్ కోడాన్ యొక్క 3 ప్రైమ్ ఎండ్ వైపు దిగువ ఉన్న ఎక్సాన్ జంక్షన్ కాంప్లెక్స్ మీకు నిజంగా లేదు ఒక RNA సైటోప్లాజంలోకి వచ్చినప్పుడు ఈ RNA అనువాదానికి సరిపోతుందా లేదా అనేదాని కోసం మీ వద్ద ఈ రైబోజోమ్లు వస్తాయి మరియు బంధిస్తాయి మరియు స్కాన్ చేస్తాయి కాబట్టి అది చేసేది ఏమిటంటే ఇది చాలా చక్కగా స్కాన్ చేసి ఆపై RNAను చూస్తుంది ఆపై కోడ్లు పెప్టైడ్ కావచ్చు కానీ ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుందంటే అది అన్ని సంక్లిష్ట ప్రోటీన్లను స్థానభ్రంశం చేస్తుంది ఎక్సాన్ జంక్షన్ ప్రోటీన్ రైబోజోమ్ కాంప్లెక్స్గా తీసివేయబడుతుంది mRNA ని స్కాన్ చేస్తుంది మరోవైపు మ్యుటేషన్ కారణంగా మీరు చూస్తున్నట్లుగా అకాల రద్దు కోడాన్ పొందిన RNA మీకు ఉంటే మరియు అది ఎక్సాన్లో ఉండవచ్చు ఇది చివరి ఎక్సాన్ కాదు కాబట్టి ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుంది RNA యొక్క 5 ప్రధాన చివరలో రైబోజోమ్ వస్తుంది మరియు బంధిస్తుంది మరియు స్కాన్ చేస్తుంది మరియు రైబోజోమ్ స్టాప్ కోడాన్ను కనుగొన్నప్పుడు పడిపోతుంది కాబట్టి ఈ ప్రక్రియలో మీకు ఇక్కడ స్టాప్ కోడన్ ఉంది ఇది అక్కడ దాని అనువాదాన్ని అరెస్టు చేస్తుంది కానీ అలా చేస్తున్నప్పుడు ఇది ఇప్పటికీ ఉన్న కొన్ని జంక్షన్ కాంప్లెక్స్ని తొలగించలేకపోయింది ఎందుకంటే అసలైన అసలు స్టాప్ కోడాన్ దిగువ ఎక్సాన్ కాంప్లెక్స్ జంక్షనల్ కాంప్లెక్స్కి దిగువన ఉంది ఈ రకమైన స్థితిలో కాంప్లెక్స్ని సక్రియం చేసే మరియు ఒక ప్రక్రియను ప్రారంభించే ప్రోటీన్ల సమితి ఉన్నాయి ఇందులో మీ వద్ద ఎంజైమ్ ఉంటుంది అలాంటి mRNA లను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి mRNA ఇప్పుడు అధోకరణం చెందింది అందువల్ల అవి పెప్టైడ్ కోసం కోడ్ చేయడానికి అనుమతించబడవు అవి కత్తిరించబడవచ్చు అవి అసాధారణంగా ఉండవచ్చు మరియు అందువల్ల అవి తీసివేయబడతాయి కాబట్టి ఇది అసాధారణమైన ప్రోటీన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న మ్యుటేషన్ కలిగిన RNA మీ వద్ద లేదని నిర్ధారించుకోవడానికి ఇది ఒక మెకానిజం చాలావరకు రుజువు పఠన విధానం లాంటిది కాబట్టి ఈ ఉత్పరివర్తనాలను కలిగి ఉన్న వ్యక్తులను మీరు చూసినప్పుడు మీరు సెల్లో ఉన్న RNA ను గుర్తించదగిన స్థాయిలో చూడలేకపోవచ్చు లేదా వారు కత్తిరించిన ప్రోటీన్కు కోడ్ కూడా చేయకపోవచ్చు కాబట్టి మనం అర్ధంలేని మధ్యవర్తిత్వ mRNA క్షయం అని పిలిచే విధానం ఇది మీరు చేయగలిగేది ఏమిటంటే వ్యక్తుల నుండి సెల్ లైన్లను సృష్టించవచ్చు ఉదాహరణకు ఒక సాధారణ వ్యక్తి మరియు మ్యుటేషన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు సెల్ లైన్లను రూపొందించవచ్చు లేదా వారు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలకు గురైతే వారి నుండి రక్త కణాలను లేదా కొంత కణజాలాన్ని మనము సేకరించవచ్చు RNA ని చూడవచ్చు కాబట్టి మీరు RNA ను సేకరించవచ్చు మరియు అగరోస్ జెల్ ఎలెక్ట్రోఫోరేసిస్ అని పిలవబడే వాటిని చేయవచ్చు మీ ఎడమ వైపున నేను జెల్ ఎలెక్ట్రోఫోరేసిస్ నమూనాను చూపుతున్నాను ఇక్కడ ఎరుపు స్మెర్ మొత్తం RNA ని సూచిస్తుంది అవి వేర్వేరు పరిమాణాలు కాబట్టి అవి పరిమాణం వేరు చేయబడ్డాయి ఇప్పుడు నా ఆసక్తి RNA ఇచ్చిన జన్యువు నుండి తయారు చేయబడిన RNA వ్యక్తీకరించబడిందా లేదా వ్యక్తీకరించబడదు అని నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి నేను ఆ జన్యువులోని ఒక చిన్న ప్రాంతాన్ని ప్రోబ్గా తీసుకుంటాను వాటిని కొన్ని రేడియోధార్మిక కదలికలతో లేబుల్ చేసి ఆపై హైబ్రిడైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే DNA క్రమం RNA కి పరిపూరకరమైనది కాబట్టి RNA కి సీక్వెన్స్ ఉంటే వారు వెళ్లి కట్టుకుంటారు ఇదే ఇక్కడ చూపబడింది మనము సదరన్ బ్లాటింగ్ గురించి చర్చించిన విధంగానే మీరు ఇప్పుడు DNA ప్రోబ్తో ఒక పొరపై ఉన్న RNA కోసం పరిశోధించవచ్చు మరియు దీనిని నార్తరన్ బ్లాట్గా పిలుస్తారు కాబట్టి వైల్డ్ టైప్లో నాకు సాధారణ సీక్వెన్స్ ఉంటే కాబట్టి జన్యువు వ్యక్తీకరించబడితే నాకు ఇలాంటి సిగ్నల్ వస్తుంది కానీ ఉత్పరివర్తన అర్ధంలేని మ్యుటేషన్ కారణంగా ఇప్పుడు వ్యవస్థ RNA ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది అందువల్ల అవి సంశ్లేషణ చేయబడినందున RNA ఏమాత్రం అధోకరణం చెందలేదు కాబట్టి ఈ ప్రదేశంలో మీరు ఏ సిగ్నల్ని కనుగొనలేరు ఇది కణజాలంలో RNA లేదని సూచిస్తుంది అంటే అవి తీసివేయబడ్డాయి అవి అధోకరణం చెందాయి మరియు ప్రోటీన్ తయారవుతుందా అని మీరు అదే ప్రశ్న అడగవచ్చు కాబట్టి నేను ప్రోటీన్ను గుర్తించే యాంటీబాడీని ఉపయోగించగలను నేను RNA లేదా DNA ను వేరు చేసినట్లుగా నేను జెల్లోని పరమాణు బరువును బట్టి ప్రొటీన్ను వేరు చేసి తరువాత మెమ్బ్రేన్కు బదిలీ చేయవచ్చు సదరన్ బ్లాటింగ్ కోసం మేము వివరించిన విధంగానే ఆపై యాంటీబాడీని ఉపయోగిస్తాము ఉదాహరణకు పెప్టైడ్ పెప్టైడ్ మీకు ఆసక్తి కలిగించే ప్రోటీన్ కావచ్చు మరియు అది వ్యక్తీకరించబడితే మీరు సిగ్నల్ పొందబోతున్నారు మరియు అది వ్యక్తపరచకపోతే మీరు సిగ్నల్ చూడలేరు కాబట్టి మనము క్రమబద్ధీకరించే మార్గం ఇది మరియు RNA క్షీణతకు దారితీస్తుంది అని అర్ధంలేని ఉత్పరివర్తనలు అందువల్ల అవి కత్తిరించబడని ప్రోటీన్ పెప్టైడ్ కూడా తయారు చేయబడలేదు కాబట్టి ఇది మనము చూసే హాట్ స్పాట్లు మరియు ఇతర ఉత్పరివర్తనాలకు ఉదాహరణ మనము చర్చించిన ఇవన్నీ కోడింగ్ సీక్వెన్స్ లేదా మొత్తం జన్యువులో ఉన్నాయి కాబట్టి నాన్ కోడింగ్ ప్రాంతాలలో ఉదాహరణకు అంతర్గత ప్రాంతాలలో మార్పులు ఉంటే DNA యొక్క విభాగం RNA లోకి కాపీ చేయబడినప్పుడు ఏమైనప్పటికీ అవి విడిపోతాయి తీసివేయబడతాయి కాబట్టి మార్పులు ఉంటే అది ప్రభావితం చేస్తుందా ప్రశ్న అది చేయగలదు మార్పు దాని యొక్క కొన్ని క్రియాత్మక లక్షణాన్ని ప్రభావితం చేస్తే జన్యువు ట్రాన్స్క్రిప్ట్ మరియు మొదలైనవి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ బీటా తలసేమియా ఇది ఒక పరిస్థితి దీనిలో గ్లోబిన్ జన్యువులను సంకేతం చేసే జన్యువులో వ్యక్తికి ఈ రకమైన మ్యుటేషన్ ఉంటుంది హిమోగ్లోబిన్ తీసుకువెళ్ళే వారి సామర్థ్యం ఏమిటి ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి ఇవి సాధారణంగా ఆక్సిజన్ లోపం కలిగి ఉంటాయి ఇప్పుడు మెజారిటీ తలసేమియాతో సంబంధం ఉన్న దాదాపు 25 మ్యుటేషన్ అనేది స్ప్లికింగ్ని ప్రభావితం చేసే ఇంట్రానిక్ సైట్లోని మ్యుటేషన్ ఫలితంగా మీకు హిమోగ్లోబిన్ లోపం ఉంది మరియు ఇది భారతీయ జనాభాలో అత్యంత సాధారణ పరిస్థితులలో ఒకటి ఇది నిజంగా ఎలా చేస్తుందో చూద్దాం ఇంతకు ముందు లేని స్ప్లైస్ సైట్ కోసం మార్పు ఒక సిగ్నల్ని అందిస్తుంది కాబట్టి అది అసహజ స్ప్లికింగ్కు దారితీస్తుంది ఇక్కడ చూద్దాం ఇది ప్రాథమిక RNA లో ఒక సాధారణ బీటా గ్లోబిన్ జన్యువు ఎక్సాన్ 1 ఎక్సాన్ 2 ఎక్సాన్ 3 పసుపు రంగులో చూపబడిన అన్ని ఇంట్రాన్లు విడిపోతాయి మరియు అవి కలిసి ఒక సాధారణ RNA ఏర్పడతాయి కాబట్టి వివిధ ఉత్పరివర్తనలు అసహజ స్ప్లికింగ్కు ఎలా దారితీస్తాయి ఉదాహరణకు ఇక్కడ మీరు ఈ జంక్షన్ చుట్టూ మ్యుటేషన్ కలిగి ఉండవచ్చు కానీ ఇంట్రానిక్ ప్రాంతంలో దీని ద్వారా RNA ఇప్పుడు ఈ ఇంట్రాన్ తీసివేయబడాలి అనే సంకేతాన్ని ఇవ్వలేకపోయింది ఫలితంగా ఏమి జరుగుతుంది మీకు తెలుసా మీరు ఎక్సాన్ 1 మరియు 3 కలయిక కలిగి ఉన్నారు మీరు ఎక్సాన్ 2 ని కోల్పోయారు దీని ఫలితంగా కోడింగ్ సీక్వెన్స్ కోల్పోవచ్చు ఇది ఎక్సాన్ 2 లో ఉంటుంది లేదా మీరు సాధారణ స్ప్లైస్ సైట్ను నాశనం చేసే మార్పులను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఇక్కడ స్ప్లైస్ సైట్ను కలిగి ఉన్నారు ఇది ఇక్కడ మ్యుటేషన్ కారణంగా ఇప్పుడు ట్రాన్స్క్రిప్ట్ స్ప్లైస్ సైట్ను కోల్పోయింది మరియు అందువల్ల కొన్ని అసమాన స్ప్లికింగ్ జరుగుతుంది ఇది సాధారణంగా ఇంట్రాన్లో ఉండే నిర్దిష్ట సీక్వెన్స్ని చేర్చడానికి దారితీస్తుంది కాబట్టి ఇది మళ్లీ రీడింగ్ ఫ్రేమ్ని మార్చివేస్తుంది మరియు మీకు కావలసిన ప్రోటీన్ ఉండదు లేదా మీరు ఇంట్రాన్లో మార్పు చేయబడిన సైట్లను కలిగి ఉండవచ్చు కానీ మీరు నోవెల్ ఎక్సాన్గా పిలిచే దానికి దారితీస్తుంది ఇప్పుడు దీనికి కారణం ఇది పరిపక్వ ట్రాన్స్క్రిప్ట్లో ఉంచబడిన ఎక్సాన్ లాగా పనిచేస్తుంది మళ్ళీ ఇది ప్రోటీన్ కోడ్ చేయబడే విధానాన్ని మారుస్తుంది ఎందుకంటే ఇవన్నీ న్యూక్లియోటైడ్లు మరియు ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ను క్రొత్త క్రమంలో చేర్చిన తర్వాత ప్రోటీన్ కోడ్ చేయబడిన విధానాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి వీటిని స్ప్లైస్ సైట్ ఉత్పరివర్తనలు అంటారు స్ప్లికింగ్ నమూనాను ప్రభావితం చేయవచ్చు మరియు కొన్ని పరిస్థితులలో ఇవి బీటా తలసేమియాలో మీరు చూస్తున్నట్లుగా చాలా సాధారణం కాబట్టి అంటే వివిధ ఉత్పరివర్తనలు లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అని పిలవబడే వాటికి ఎలా దారితీస్తాయనే దాని గురించి అందంగా కవర్ చేయబడింది కాబట్టి మీరు చూసే నాలుగు విభిన్న యంత్రాంగాలు అలాంటి హాట్ స్పాట్లకు దారితీస్తాయి మరియు ఎక్కువగా రిసెసివ్ లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అని పిలవబడే వాటి గురించి మనము చర్చించాము కాబట్టి ఈ లెక్చర్ చాలా వరకు ముగిసింది మరియు మ్యుటేషన్పై మా చర్చను ప్రత్యేకించి తదుపరి లెక్చర్లో గైన్ అఫ్ ఫంక్షన్ డిఫెక్ట్స్ అని పిలవబడే టాపిక్ తో మేము కొనసాగిస్తాము మరలా కలుద్దాం